కాబట్టి మనం మళ్ళీ తిరిగి వచ్చాము పుస్తకం నుండి ఎక్కువగా సంఖ్యాపరమైన సమస్యలను పరిష్కరించడం మాత్రమే మీ పని సిద్ధాంతానికి సంబంధించినంతవరకు చాలా విషయాలు చర్చించాను ప్రతీది వివరించాను కాబట్టి తరువాత మనం ఆ R L C సిరీస్ సర్క్యూట్ను పరిశీలిస్తాము మొదట మనం పూర్తి రెసిస్టివ్ సర్క్యూట్ లని చూశాము ఆపై మనం పూర్తి ప్రేరక సర్క్యూట్ లని చూశాము ఆపై పూర్తి కెపాసిటివ్ సర్క్యూట్ లని చూశాము దశల వారీగా మనం ముందుకు సాగుతున్నాము ఇప్పుడు సిరీస్ R L సర్క్యూట్ ను పరిశీలిద్దాం అయితే ఇక్కడ మీరు తక్షణ ధ్రువణత ఇవ్వాలి మరియు దీని ద్వారా ప్రవహించే కరెంట్ i ఇది సిరీస్ సర్క్యూట్ మరియు నిరోధకత అంతటా వోల్టేజ్ vR మరియు ఇండక్టెన్స్ అంతటా వోల్టేజ్ VL ఉంటుంది స్థిరమైన స్థితి విశ్లేషణ చేయడమే మన లక్ష్యం కాబట్టి ఇప్పుడు కరెంట్ i Im sin ω t అని అనుకుందాముv ఇవ్వబడింది కాబట్టి వోల్టేజ్ లేదా కరెంట్ ఏదో ఒకటి మీరు ఊహించుకోవాలి కాబట్టి i Im sin t ని మీరు ఊహించుకుంటే అంటే మీరు i Im sin ω t ఎప్పుడు చేసినా అంటే సాధారణంగా మీరు పిలిచేది అంటే అది rms విలువ అవుతుంది అది Im √ 2 మీరు ఇలా వ్రాస్తే మరియు సూచన కొరకు కోణం 0 అవుతుంది ఎందుకంటే ఇది ω t కాబట్టి ω t 0o అంటే అది Im √ 2 0 o కాబట్టి ఇది rms విలువ ఏదేమైనా తదుపరిది తక్షణ వోల్టేజ్ ఇది vR VL v కాబట్టి v ఈ vR దీని ద్వారా ప్రవహించే కరెంట్ i ఇది కరెంట్ i కనుక ఇది i R ఇది మీ Ldidt అది మీ కాబట్టి v vR అంటే i R Ldi dt ఇప్పుడు i Im sin ω t కాబట్టి మీరు ఇక్కడ ప్రతిక్షేపణ చేస్తే అది R Im sin ω t ω L Im cos ω t v అవుతుంది అప్పుడు మీరు ఏమి చేస్తారు మీరు Im ఉమ్మడి గా ఉంది కనుక బయటకి తీసుకుంటారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అప్పుడు ఇది మీ R మరియు ఇది మీ ω L కాబట్టి ఇది R ఇది R Im ఇది ω LIm అని చెప్పండి కాబట్టి ఇది సాధారణంగా √ R 2 ω L 2 Im అవుతుంది మీరు ఉమ్మడిగా ఉన్న Im ని బయటకి తీస్తే సాధారణంగా ఇక్కడ R ఉంది ఇది ఇక్కడ R 2 మరియు ఇక్కడ ω L 2 కాబట్టి లవం మరియు హారం రెండు వైపులా మీరు √ R 2 ω L 2 తో భాగించాలి కాబట్టి ఈ వైపు v √ R 2 ω L 2 ఉంటుంది ఈ సమీకరణం యొక్క ఈ రెండు వైపులా మీరు √ R 2 ω L 2 తో భాగించాలి ఇది ఉమ్మడి Im మరియు ఇక్కడ కోణం θ కాబట్టి cos θ R √ R 2 ω L 2 మరియు sin θ ω L √ R 2 ω L 2 కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇది మీ cos θ ఇది మీ sin θ కాబట్టి ఇది మీరు cos θ తో భర్తీ చేయాలి మరియు మీరు sin θ తో భర్తీ చేయాలి అప్పుడు Im sin ω t cos θ cos ω t sin θ అంటే sin A cos B cos A sin B మాదిరిగా ఉంటుంది కాబట్టి నేను దానిని తొలగించనివ్వండి దీని అర్థం మీ v v Im √ R 2 ω L 2 sin ω t θ మరియు ఇది sin θ ఇవ్వబడింది cos θ ఇవ్వబడింది

కాబట్టి దీనిని ఇలా వ్రాయగలము ఇది Im v Im Z sin ω t θ అది Vm sin ω t θ అంటే ఇది Im √ R 2 ω L 2 పదం కాబట్టి Z √ R 2 ω L 2 అవుతుంది ఇది వాస్తవానికి ఈ R L సర్క్యూట్ యొక్క ఇంపెడెన్స్ కాబట్టి Im Z Vm ఇది మగ్నిట్యూడ్ ఇవన్నీ మగ్నిట్యూడ్ లు Vm Im z ఇది కూడా మగ్నిట్యూడ్ కాబట్టి Z √ R 2 ωL2 Vm Im కాబట్టి ఈ Z ని నేను మీ కోసం వ్రాస్తున్నాను Z Vm Im వ్రాసే ప్రాథమికంగా ఇది Vm మీరు దీనిని Vm √ 2 Im √ 2 గా అంటే RMS విలువ అని గమనించగలరు నేను దీనిని శుభ్రం చేస్తాను Z ఇంపెడెన్స్ మగ్నిట్యూడ్ Vm Im V I ఇక్కడ V అనేది వోల్టేజ్ యొక్క RMS విలువ మరియు I కరెంట్ యొక్క RMS విలువ మీరు సంఖ్యాపరమైన సమస్యలను పరిష్కరించినప్పుడు అర్థం చేసుకొండి v Rms I Rms ని ఉపయోగిస్తాను కాబట్టి అందుకే Vm Im అని వ్రాసాముVI అని వ్రాయవచ్చు మీరు V అనేది rms విలువ మరియు I అనేది rms విలువ అని చెబితే మీరు లవం మరియు హారం ని √ 2 తో భాగిస్తున్నారు మరియు θ θ tan 1 ω L R కాబట్టి దీనిని శుభ్రం చేస్తాను మీరు ఇక్కడ ఉన్న రేఖాచిచిత్రాన్ని గమనించినట్లైతే tan θ L ω R ఎందుకంటే Im Im రద్దు చేయబడుతుంది కాబట్టి L ω R అంటేθ tan 1 √ωL R నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇక్కడ θ tan 1 ω L R కాబట్టి ఇది tan 1 ω L R ఈ సందర్భంలో వాస్తవానికి ఏమి జరుగుతుంది నేను i Im sin ω t అని తీసుకున్నాను కాబట్టి మీరు ఫేసర్లో పరంగా తీసుకుంటే మీరు ఫేసర్ రేఖాచిత్రాన్ని గీసినప్పుడు సాధారణంగా i Im √ 2 ను rms విలువను వ్రాయండి మరియు దాని కోణం 0 o అవుతుంది కాబట్టి ఇది rms విలువ కాబట్టి ఇది పెద్దక్షరం I అని నిర్వచించి నట్లయితే అది I కోణం 0 అవుతుంది I rms విలువ అందుకే దీనిని నేను సూచనగా తీసుకుంటాను ఇది పెద్దక్షరం I ఇది పెద్దక్షరం I కాబట్టి ఇది మీ Iసూచన ఇప్పుడు దానిని శుభ్రం చేస్తాను తదుపరిది V కాబట్టి V వాస్తవానికి ఇది Vm sin ω t వాస్తవానికి v Vm sin ω క్షమించండి ω t θ ఇది θ కాబట్టి మీరు ఫేసర్ రేఖాచిత్రాన్ని గీసినప్పుడు మీరు rms విలువ Vm √ 2 తీసుకుంటారు దీనిని θ కోణం as గా తీసుకోవచ్చు కాబట్టి దీనిని V కోణం θ అని వ్రాయవచ్చు V అనేది rms విలువ V Vm √2 అదేవిధంగా I Im √ 2 rms విలువ కాబట్టి V అనేది rms విలువ కాబట్టి ఇక్కడ కోణం θ మరియు θ సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ V ఉంది కాబట్టి ఇది V మరియు ఈ కోణం θ అంటే కరెంట్ ఈ వోల్టేజ్ V నుండి ఒక కోణం θ తో వెనుకబడింది లేదా V కరెంట్ I కంటే ఒక కోణం θ తో ముందుంది మరియు మరొక విషయం దానిని శుభ్రం చేస్తాను కొంచెం ఆగండి రేఖాచిత్రానికి వెళ్దాం మరొక విషయం ఏమిటంటే ఈ రేఖాచిత్రం కాబట్టి ఇక్కడ vR i R దీనిని రెసిస్టన్స్ వద్ద వోల్టేజ్ డ్రాప్ అని మీరు పిలుస్తారు ఇది I R గా వ్రాయవచ్చు ఇది rms విలువ అయితే మరియు తక్షణ ధ్రువణత ఉంది మరియు VL ఇది ఇండక్టివ్ రియాక్టన్స్ మరియుఇండక్టివ్ రియాక్టన్స్ అంటే XL j L ω j L ω అంటే మీ వోల్టేజ్ డ్రాప్ VL j I L ω అంటే I XL కాబట్టి ఇది VL j I L ω అందువల్ల మీరు పూర్తి ప్రేరక సర్క్యూట్ కోసం అది j L ω అని చూసాము పూర్తి ప్రేరక సర్క్యూట్ లో కరెంట్ వోల్టేజ్ నుండి 900 తో వెనుకబడి ఉంటుందని మీకు తెలుసు ఇది ప్రాథమికంగా ఇమాజినరీ అక్షం మీద ఉంది కాబట్టి j L ω కాబట్టి ఇది R మరియు ఇది j L ω కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇది vR I R మరియు ఇది VL VL j I XL j అంటే కోణం 90 o మీరు ఇలా తీసుకుంటే j I XL I XL మరియు j అంటే కోణం 90 o ఎందుకంటే కోణం 90 o అంటే cos 90 o j sin 90 o కాబట్టి cos 90 o 0 మరియు j sin 901 కాబట్టి sin 90 1 కాబట్టి ఇది j I XL అవుతుంది ఇది j I XL మరియు ఇది ఫలితంగా లభించే v ఇప్పుడు మీరు రేఖాచిత్రాన్ని మరోసారి చూడండి అంటే ప్రేరక సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ Z R j L ω అని వ్రాయగలము ఎందుకంటే ఇది పూర్తి నిరోధక R మరియు ఇది మీ ప్రేరక సర్క్యూట్ L కాబట్టి దాని రియాక్టన్స్ L ω కాబట్టి R j L ω అంటే మీరు ఇలా తీసుకుంటే ఇది సంక్లిష్టమైన పరిమాణం Z బార్ అని అనుకుందాం అంటే పరిమాణం R 2 L 2 ω 2 ఇది దాని మగ్నిట్యూడ్ మరియు దాని కోణం tan 1 L ω R అవుతుంది ఇది మీ Z బార్ మీది మరియు ఇది మాగ్నిట్యూడ్ అంటే దీని అర్థం Z బార్ Z కోణం θ అని పిలుస్తారు కాబట్టి θ tan 1 Lω R అని నిర్వచించాము మరియు Z అనేది ఇంపెడెన్స్ యొక్క మాగ్నిట్యూడ్ కాబట్టి ప్రేరక సర్క్యూట్లో అది R j L ω గా ఉంటుంది కాబట్టి ఇది మీ సర్క్యూట్ యొక్క ఇంపెడెన్స్ సమస్యను ఎప్పుడు పరిష్కరిచేటప్పుడు విషయాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది కాబట్టి దానిని శుభ్రం చేద్దాం అంటే సాధారణంగా మీరు కరెంట్ ను లెక్కించేటప్పుడు ఈ v ఇవ్వబడిందని అనుకుందాం మీకు v Vm sin ω t θ వచ్చింది కాబట్టి మీరు rms విలువలో పెడితే అది v అవుతుంది v Vm √ 2 మరియు θ కోణం కాబట్టి మీరు కరెంట్ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే కరెంట్ ఇక్కడ మీరు దీన్ని చేయవచ్చు అది మీ ఫేసర్ కాబట్టి దాన్ని v బాణం అని వ్రాస్తాము అప్పుడు ఈ v బాణం విలువని ఇంపెడెన్స్ Z తో భాగిస్తే కరెంట్ విలువ వస్తుంది కాబట్టి ఇది v కోణం θ క్షమించండి ఇది మీ v కోణం మరియు మీరు దీనిని i తో భాగిస్తే ఈ Z R j Lω వస్తుంది ఆ సందర్భంలో విషయాలు ఎలా వస్తాయో చూడండి ఆ సందర్భంలో ఇది i ఇది కూడా ఫేసర్ పరిమాణం కాబట్టి ఇది i కాబట్టి ఇది మీ V కోణం θ ఈ R అంటే ఇది Z కోణం θ Z √ R 2 L ω2 తో భాగించాలి దీని అర్థం V Z కోణం θ θ V Z కోణం 0 o అంటే తద్వారా లభించిన కరెంట్ i Im sin ω t ఇది i కోణం 0 అవుతుంది కాబట్టి ఇది కూడా V Z i కోణం 0 o ఎందుకంటే నేను మీకు వ్యతిరేక లెక్కింపును చూపిస్తాను సర్క్యూట్ సమస్యను పరిష్కరించే టప్పుడు ఆ సమయంలో మీకు వెనుక నుండి గణన ని చూపించాను కాబట్టి ఇది i కోణం మరియు మీరు దీనిని i కోణం 0 o ఫేసర్ పరంగా I Im √ 2 అనేది rms విలువ మరియు ఇక్కడ కోణం 0 o పొందాము దానిని శుభ్రం చేద్దాం కొంచెం అవగాహన అవసరం కాబట్టి అది పూర్తయిన తర్వాత Z R j ω L అని నేను చెప్పాను ఇది మీ పరిమాణం XL L ω మరియు ఇది tan 1 XLR లేదా L ω R నేను మీకు చెప్పాను ఇప్పుడు మీరు పవర్ యొక్క తక్షణ విలువ పవర్ v i ఇవ్వబడుతుంది కాబట్టి Vm sin ω t θ Im sin ω t ని ప్రతిక్షేపిస్తారు మీరు sin A cos B cos A sin B అని విస్తరించి మరియు మీరు గుణించాలి మీరు అలా చేస్తే అది Vm Im 2 cos θ Vm Im 2 cos 2 ω t cos θ Vm Im 2 sin 2 ω t sin θ ఇప్పుడు పవర్ యొక్క సగటు విలువ పవర్ యొక్క సగటు విలువ 1 T 0 నుండి T వరకు Vm sin ω t θ Im sin ω t dt ఈ వ్యక్తీకరణ కాబట్టి నేరుగా ఉంచండి మరియు మీరు ω 2 pi T సంబంధాన్ని ఉపయోగించి దానిని సమాకలనము చేయడానికి ప్రయత్నించండి ωT 2 pi అవుతుంది మీరు అలా చేస్తే దానిని సమాకలనము చేస్తే అది Vm Im 2 cos θ అవుతుంది కాబట్టి cos θ అనేది శక్తి కారకం అనగా ఇది వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కోణం అంటే దీని అర్థం ఇది ఇది వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కోణం కాబట్టి ఇది వాస్తవానికి ఇది Vm Im 2 cos θ అంటే ఈ Vm Im 2 అంటే మీరు ఈ ఒక Vm √ 2 Im √ 2 cos θ అని వ్రాయవచ్చు ఇది rms విలువ ఇది వోల్టేజ్ మరియు ఇది rms కరెంట్ అంటే ఇది VI cos θ అయితే V అనేది వోల్టేజ్ యొక్క rms విలువ మరియు I కరెంట్ rms విలువ cos θ మరియు cos θ అనేది సర్క్యూట్ యొక్క శక్తి కారకం θ వాస్తవానికి వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కోణం కాబట్టి ఇది వాస్తవానికి V I cos θ కాబట్టి దీని అర్థం V I cos θ అని రాయచ్చు మరియు V మరియు I రెండూ rms పరిమాణాలు లేకపోతే మీరు గరిష్ట విలువను తీసుకుంటే అది Vm Im cos θ 2 అవుతుంది కాని సాధారణంగా మన సంఖ్యా సమస్యలలో ఎల్లప్పుడూ rms విలువను ఉపయోగిస్తాము కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను తదుపరిది ఏమిటంటే దానిని మరొక మార్గం అని పిలుస్తారు దీన్ని చేయటానికి మరొక మార్గం ఇది పవర్ ఇది మీ పవర్ యొక్క ప్లాట్లు ఇది కరెంట్ ఇది కరెంట్ మరియు ఈ చుక్కల గీతతో సూచించబడినది వోల్టేజ్ మరియు ఇది V I పవర్ v i p ఈ విషయాలన్నీ చూపించబడ్డాయి మీ ప్రయోజనం కోసం అవి తరంగ రూపాలు అని మీకు కొంత భావన వస్తుంది కాబట్టి ఇది పవర్ P VI ను ప్లాట్ చేస్తే మీరు ప్లాట్ చేస్తే నా ఉద్దేశ్యం ఈ చిత్రం ఇలా ఉంటుంది ఇప్పుడు దీని యొక్క మరొక వ్యక్తీకరణ మార్గం ఏమిటంటే ఇది 1T 0 నుండి t వరకు ఇది సులభం Vm Im sin ω t θ sin ω t కాబట్టి మీరు చేయగలిగేది ఏమిటంటే మీరు లవం హారాలను 2 తో గుణించడం అంటే ఇక్కడ 2 తో గుణించబడింది 2 తో భాగించబడింది అప్పుడు ఇది 2 sin A sin B మీరు దీన్ని విస్తరిస్తారు 2 sin A sin B cos cos A B మరియు మీరు అలా చేసి విస్తరిస్తే అది సరళతరం అవుతుంది ఇది ఇలా అవుతుంది కాబట్టి ఇది మీరు మీరు లవ మరియు హారాలను 2 తో గుణించి భాగిస్తారు మీరు పదకొండవ తరగతిలో త్రికోణమితిలో 2 sin A sin B సూత్రం ఉపయోగించుంటారు కాబట్టి 2 sin A sin B cos A B cos A B కాబట్టి మీరు అలా చేస్తే మీరు దీన్ని పొందుతారు కాబట్టి ఇది Vm Im T 0 నుండిT వరకు cos θ dt యొక్క సమాకలనం అవుతుంది కాబట్టి మీరు దీనిని సమాకలనము చేస్తే ఈ పదం వాస్తవానికి అంతరించిపోతుంది చివరకు అది ½ Vm Im cos θ Vm √ 2 అవుతోంది నేను మీకు Im √ 2 cos θ V I cos θ గా చెప్పాను V అనేది rms విలువ మరియు I rms విలువ ఇతర పదాలు 2 ω t ను కలిగి ఉంటాయి దీని యొక్క సగటు విలువ పూర్తి సైకిల్ లో సున్నా అవుతుంది మీరు సమాకలనము చేస్తే ఇది 0 అవుతుంది కాబట్టి ఇది ఆలోచన తదుపరి RC సిరీస్ సర్క్యూట్ని పరిగణిద్దాము ఇది మీ ప్రేరక సర్క్యూట్ మాదిరిగానే ఉంటుంది కానీ ఇక్కడ ఇది C కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ i Im sin ω t మరియు ఇది తక్షణ ధ్రువణత మరియు ఈ కరెంటు నా ఉద్దేశ్యం ఇది ఇలా ప్రవహిస్తోంది ఇది R C సిరీస్ సర్క్యూట్ vR విలువ మారదు నిరోధకత అంతటా ఉన్న వోల్టేజ్ vR నేను దానిని శుభ్రం చేస్తాను దీని అంతటా వోల్టేజ్ vR మరియు దీని అంతటా వోల్టేజ్ VC మరియు ఇది మీ తక్షణ ధ్రువణత కాబట్టి ఈ సందర్భంలో R i మరియు మీకు తెలుసు దాని నుండి i c dv dt VC R i 1 C i dt v అప్పుడు R i ని ఇలా వ్రాయవచ్చు i Im sin ω t మరియు ఈ Im sin ω t ని మీరు ఇక్కడ ఉంచి సమాకలనము చేయండి అది 1 ω c Im cos ω t v అవుతుంది కాబట్టి మునుపటిలాగే కాబట్టి ఇది Im ఉమ్మడి గా ఉంది కనుక బయటకి తీయండి మరియు ఇక్కడ ω c Im గుణించాలి ఇక్కడ కూడా Im గుణించాలి కాబట్టి వోల్టేజ్ డ్రాప్ గుణించబడుతుంది ఇది R Im మరియు ఈ కోణం θ కాబట్టి ఈ సందర్భంలో ఇది sin ω t మీరు రెండు వైపులా √ R 2 1 ω c 2 తో భాగిస్తే రెండు వైపులా భాగిస్తే అప్పుడు కుడి చేతి వైపు v √ R 2 1 ω c 2 అవుతుంది మరియు దీని అర్థం ఇది మీ sin ω t ఇది మీ sin ω t మరియు మీరు ఈ రేఖాచిత్రాన్ని పరిశీలిస్తే cos θ అవుతుంది ఇది నా బేస్ Im C రద్దు చేయబడుతుంది √ R 2 1 ω c 2 ఇది cos θ ఆపై sin θ 1ω c √ R 2 1 ω c 2 అవుతుంది కాబట్టి దీని అర్థం ఈ స్థానంలో దీనిని cos θ తో భర్తీ చేయవచ్చు మరియు దీనిని sin θ తో భర్తీ చేయవచ్చు కాబట్టి తదనుగుణంగా ఇక్కడ ఇది cos θ మరియు ఇక్కడ ఇది sin θ మరియు ఇది మీరు దీనిని Im √ R 2 1ω c 2 తో గుణించాలి ఎందుకంటే ఇది అడ్డ గుణకారం కాబట్టి మీరు ప్రేరక సర్క్యూట్ లో మాదిరిగానే చేస్తే ఇక్కడ ఇది 1ω c మరియు గుర్తు వస్తుంది కాబట్టి ఈ సందర్భంలో కూడా ఇది v Im Z v Im Z sin ω t θ అవుతుంది కాబట్టి V Vm sin ω t θ మరియు Vm Im z కాబట్టి వాస్తవానికి Vm Im Z మగ్నిట్యూడ్ కాబట్టి sin ω t θ మరలా Vm Im v i ఇక్కడ V మరియు I rms విలువలు ఇది కూడా v I V అనేది rms విలువ మరియు I అనేది rms విలువ సమస్యలకి సంఖ్యా పరిష్కారాన్ని కనుగొన్నప్పుడల్లా చాలా సందర్భాలలో rms విలువ మాత్రమే ఉపయోగిస్తాము మరియు θ tan 1 1 ω c R కానీ గుర్తు ఉంది కాబట్టి మీరు రెండు విషయాలను చేయవచ్చు మీరు విలోమంగా చేయవచ్చు మరియు మీరు లేదా ఈ విషయం 1ω c R ప్రేరక సర్క్యూట్ విషయంలో θ సానుకూలంగా ఉంది ఇది tan 1 L ω R R C సర్క్యూట్ విషయంలో ఇది tan 1 1 ω c కాబట్టి θ ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది అంటే నన్ను కొంచెం పైకి జరపనివ్వండి ఈ సందర్భంలో మీ వోల్టేజ్ వాస్తవానికి కరెంట్ నుండి ఒక కోణం θ తో వెనుకబడింది ఏమి జరుగుతోంది ఈ కరెంట్ I వాస్తవానికి ఈ వోల్టేజ్ ను ఒక కోణం θ తో ముందుంది ఎందుకంటే ఈ కోణం θ కాబట్టి VC j j అంటే Xc 1 ω c మరియు ఇది వోల్టేజ్ V కాబట్టి V V VC అంటే I R j నిజానికి ఇది vR VC j 1 ω c ఎందుకంటే ఇది j I 1 ω c కాబట్టి ఇది R j ω c అంటే RC సర్క్యూట్ కోసం ఇంపెడెన్స్ ఇది R jω c కాబట్టి దీని అర్థం ఇది I Z అవుతుంది కాబట్టి ఇది సర్క్యూట్ యొక్క ఇంపెడెన్స్ మరియు ఇది మగ్నిట్యూడ్ మరియు ఇది tan 1 1ω c కాబట్టి ఈ సంకేతం ఇక్కడ బయటకు తీయబడింది ω c R ఇక్కడ ఉంది కాబట్టి θ ఆ విధంగా రాస్తాము √ R 2 Xc 2 tan 1 Xc R ఇక్కడ Xc 1 ω c అంటే దాని కోసం సిరీస్ R C సర్క్యూట్ లో Z R j 1 ω c కాబట్టి సాధారణంగా Xc ని ఈ విధంగా వ్రాసినప్పుడు ఏమి జరుగుతుంది కొన్నిసార్లు R j Xc అని వ్రాస్తారు అలాంటప్పుడు Xc వాస్తవానికి మీరు R j Xc అని వ్రాస్తే అప్పుడు మీరు ఈ Xc విలువను మీరు ప్రతికూలంగా తీసుకోవాలి ఆ విధంగా మీరు చేయరు ఏమీ చేయాలి నన్ను తొలగించనివ్వండి మీరు R j Xc అని వ్రాస్తే మీరు ఏమి చేస్తారు అప్పుడు మీరు Xc 1ωc అని తీసుకుంటారు కాబట్టి ఇది వాస్తవానికి మీ రియాక్టెన్స్ 1 ω c కాబట్టి ఇది R ఇది అవుతుంది కాబట్టి ప్రేరక విషయంలో ఇది R j XL మరియు కెపాసిటర్ విషయంలో ఇది R j Xc మరియు Xc 1 ω c కాబట్టి దీని అర్థం ఇంతకుముందు చెప్పినట్లుగా పవర్ యొక్క తక్షణ విలువ ఇది v మరియు నేను దీనిని గుణించాలి ఆపై ఇది 1T 0 నుండి T వరకు ఇది పవర్ యొక్క సగటు విలువ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మీరు లవం మరియు హరం ను రెండు తో గుణించాలి మరియు అది 2 sin A sin B అంటే cos cos A B ఆ సూత్రాన్ని ఉపయోగించుకోండి మరియు మీరు మళ్ళీ ½ Vm Im cos θ V I cos θ పొందుతారు V అనేది వోల్టేజ్ యొక్క rms విలువ మరియు I కరెంట్ యొక్క rms విలువ కాబట్టి మరోసారి నేను మీ కోసం వ్రాస్తున్నాను V Vm √ 2 మరియు I Im √ 2 కరెంట్ యొక్క rms విలువ పవర్ వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క రేఖాచిత్రం ఇక్కడ చూపబడింది నేను వాస్తవంగా ప్లాట్ చేసాను మీకు ఈ ప్లాట్ వీటి భావనని తెలియజేస్తుంది ఇది చుక్కల గీత ఈ చుక్కల గీతతో చూపబడినది పవర్ భాగం కాబట్టి అది ఎలా ఉందో అది మీకు ఒక భావన ఇస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి R L Cసిరీస్ సర్క్యూట్ RLC సిరీస్ సర్క్యూట్ ఇప్పుడు R L Cసిరీస్ సర్క్యూట్ చూస్తారు కాబట్టి ఇప్పుడు R L Cసిరీస్ సర్క్యూట్ లో మూడు మూలకాలు ఉన్నాయి కాబట్టి ఇది R అంతటా ఉన్న వోల్టేజ్ vR L అంతటా ఉన్న వోల్టేజ్ VL మరియు ఈ C అంతటా ఉన్న వోల్టేజ్ VC మరియు మీరు తక్షణ ధ్రువణత ను ఉంచండి దీని ద్వారా ప్రవహించే కరెంట్ I ఇప్పుడునేను మీకు ఒక విషయం చెప్తాను ఏసీ సర్క్యూట్ లో వోల్టేజ్ మరియు కరెంట్ ఫేసర్ లు అంటే భ్రమణ వెక్టార్ లు కాబట్టి వోల్టేజ్ యొక్క కోణం ఇది మొదటి పాదం ఇది రెండవ పాదం ఇది మూడవ పాదం ఇది నాల్గవ పాదం కాబట్టి వోల్టేజ్ లేదా కరెంట్ యొక్క కోణం ఎక్కడైనా ఉండవచ్చు ఎందుకంటే ఇది ఫేసర్ ఒక తిరిగే వెక్టార్ ఇది మీ సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారం నెట్వర్క్ లో కోణం ప్రతీది ఉండవచ్చు వోల్టేజ్ లేదా కరెంట్ ఫేసర్ మీరు ఏ రకం తీసుకున్నా దాని ప్రకారం ఇంపెడెన్స్ ఇది మొదటి పాదం లో ఉండవచ్చు ఇది మొదటి లేదా రెండవ లేదా మూడవ లేదా నాల్గవ పాదం లో ఉండవచ్చు కాబట్టి మీరు నాలుగు పాదాలు అని పిలిచే వాటిల్లో అది ఎక్కడైనా ఉండవచ్చు ఎందుకంటే ఇది తిరిగే వెక్టార్ కాబట్టి ఇది వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క కోణం కానీ మీరు ఇంపెడెన్స్ ని గమనించినట్లైతే ఒకటి లేదా రెండు ప్రదేశాలలో వ్రాసేటప్పుడు నన్ను సరిదిద్దనివ్వండి ఒకటి లేదా రెండు ప్రదేశాలలో రాసేటప్పుడు కొన్ని ప్రదేశాలలో Z బాణం అని వ్రాయబడింది కాబట్టి ఇంపెడెన్స్ ఫేసర్ పరిమాణం కాదు ఎందుకంటే సాధారణంగా Z R j X అని వ్రాస్తాము ఇప్పుడు మీరు ఈ పాదం ను తీసుకుంటే R ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది కాబట్టి R ఈ అక్షంలో ఎక్కడో ఉండాలి ఇప్పుడు సర్క్యూట్ను బట్టి ఇది ప్రేరక రకం లేదా కెపాసిటివ్ రకం కావచ్చు అయితే అది ఇక్కడ ఎక్కడో ఉంటుంది X ఇది ఒక ప్రేరక రకం అయితే అది ఎక్కడో ఒకచోట ఉంటుంది Z ఇక్కడ ఎక్కడో ఉంటుంది ఇది కెపాసిటివ్ రకం అయితే X ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి బహుశా ఇది ఇక్కడ ఎక్కడో ఉంటుంది కాబట్టి ఈ వైపు కాబట్టి మొదటి పాదం లో లేదా నాల్గవ పాదం లో గాని కానీ ఇక్కడ అది ఉండకూడదు ఎందుకంటే R ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది కాబట్టి నా తీర్మానం ఏమిటంటే Z వాస్తవానికి ఇది సంక్లిష్టమైన పరిమాణం కాదు కానీ ఇది ఫేసర్ పరిమాణం కాదు ఫేసర్ ఒక భ్రమణ వెక్టార్ కాబట్టి Z యొక్క కోణం ఎక్కడైనా కావచ్చు మొదటి లేదా నాల్గవ పాదం లో ఉంటుంది కాబట్టి తదుపరిది R L C సిరీస్ సర్క్యూట్ కాబట్టి V vR VL VC ఎందుకంటే ఈ విషయాలన్నీ ఇవ్వబడ్డాయి కాబట్టి vR I R మరియు VL ఇది j I L XL కాదు j I XL మరియు VC j I Xc ప్రతిచోటా ఈ బాణం ఫేసర్ చూపబడింది కానీ అది లేకపోయినా కూడా ఇది ఒక పేసర్ పరిమాణం అని అర్థమవుతుంది కాబట్టి మీరు I ఉమ్మడి గా ఉంది కనుక బయటకి తీస్తే ప్రతిచోటా నేను I బాణం అని తీసుకోను కాబట్టి ఇది ఏమీ కాదు కానీ Z బార్ ఇది సంక్లిష్టమైన సంఖ్య కాబట్టి I R j XL Xc కాబట్టి Z R jఅంటే అది R XL L ω మరియు Xc 1ω C అందువల్ల అది సంక్లిష్ట పరిమాణం యొక్క √ వర్గ మూలంఅవుతుంది మగ్నిట్యూడ్ విలువ √ R 2 ω L ω C 2 గా ఉంటుంది మరియు కోణం tan 1 ω L 1 ω cR ఉంటుంది అంటే అది ω L 1 ω C R ఉంటుంది ఇది కోణం అవుతుంది ఇప్పుడు VC కంటే VL ఎక్కువగా ఉంటే అది VC కన్నా VL ఎక్కువ లేదా XC కంటే XL ఎక్కువగా ఉంటే అంటే సర్క్యూట్ ప్రేరక సర్క్యూట్ లాగా ప్రవర్తిస్తుంది Xc కన్నా XL ఎక్కువ అంటే అది మీ ω L ω C 0 అంటే ఇది సానుకూలంగా ఉంటుంది అంటే కోణం θ సానుకూలంగా ఉంటుంది అందుకే ఇక్కడ ఇది vR R I మరియు మీరు ఈ వైపు VL అని పిలుస్తారు ఈ వైపు నా VL j II ఇది పరిపూర్ణత కోసమే ఇది j Xc I ఈ వైపు ప్రతికూల వైపు అందుకే ఉంది కానీ మీరు వ్యత్యాసం తీసుకున్నట్లైతే VL VC ఇది వాస్తవానికి j I గాఉంటుంది కాబట్టి మీరు అలా చేస్తే మీరు ఈ R I j గా గుణిస్తే కాబట్టి ఇది వాస్తవానికి ఇది కానీ అదే సమయంలో VC అయితే j ఇవ్వబడుతుంది ఇక్కడ ఇది VL కానీ VL VC తీసుకోకండి అంటే అది అవుతుంది అలా చేయవద్దు ఇది మీరు పిలిచే VL VC తీసుకోబడింది కాబట్టి ఇక్కడ ఈ వైపు ప్రతికూల భాగం ఉంది అందుకే మీరు తీసుకున్నారు కానీ మీరు ఈ వ్యత్యాసాన్ని తీసుకున్నప్పుడు దయచేసి ఆ సమయంలో అలా చేయవద్దు మీరు j గా చేస్తారు ఫేసర్ తో సూచించబడుతుంది కాబట్టి ఈ వైపు మీరు ప్రతికూల సంకేతం ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ప్రతికూల వైపు కానీ మీ పరిపూర్ణత కోసమే నేను దీనిని చేసాను కాబట్టి ఇది మీ తక్షణ ధ్రువణత మరియు ఫలితంగా VC కంటే VL ఎక్కువగా ఉంటుంది XL Xc 0 అయితే సహజంగానే VL VC కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సర్క్యూట్ ప్రవర్తన ప్రేరక రకం సర్క్యూట్ వలే ఉంటుంది ఎందుకంటే θ సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే θ ω L 1ω c R కాబట్టి ω L 1 ω C 0 సానుకూలంగా ఉంటుంది కాబట్టి θ సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే θ ఇది వాస్తవానికి ఈ కోణం వాస్తవానికి θ కాబట్టి సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఫేసర్ రేఖాచిత్రం ఇలా ఉంటుంది కాబట్టి ఇది మీ ఫలితం ఎందుకంటే ఈ వైపు VL ఎక్కువ ఎందుకంటే XC కన్నా XL ఎక్కువ అంటే VC కన్నా VL ఎక్కువ కాబట్టి ఇది ఫలితం VL VC మరియు ఇది θ కాబట్టి దీని అర్థం ఈ సర్క్యూట్ ప్రేరక రకం వలె ప్రవర్తిస్తుంది అదేవిధంగా ఇది VL VC కన్నా తక్కువ అయితే అంటే XL Xc కన్నా తక్కువ అని అర్థం మీ VL VC కన్నా తక్కువగా ఉంటే XL Xc కన్నా తక్కువగా ఉన్నప్పుడు సరిగ్గా వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో θ ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఇది నా I ఇది కోణం θ కాబట్టి ఇది ఇప్పుడు VC VL అవుతుంది కాబట్టి సంకేతంతో గందరగోళం చెందకండి ఇది చూపించడానికి మాత్రమే కానీ మీరు ఎప్పుడు ఈ వ్యత్యాసాన్ని తీసుకుంటారో దీనిని విస్మరించవద్దు ఇది కేవలం VC VL ఇది j ఇది j I ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఉంచకపోతే పట్టింపు లేదు కాబట్టి ఈ సందర్భంలో ఇది VC VL అవుతుంది ఎందుకంటే VL కన్నా VC ఎక్కువ కాబట్టి ఈ వైపుకు వస్తే కాబట్టి దీని అర్థం ఇది θ కాబట్టి ఈ సందర్భంలో θ ప్రతికూలంగా ఉంటుంది అంటే సర్క్యూట్ కెపాసిటివ్ సర్క్యూట్ వలే ప్రవర్తిస్తుంది ఎందుకంటే ఈ సందర్భంలో XC కన్నా XL తక్కువ అంటే మీ L ω ω C విలువ 0 కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి దీని అర్థం ఏమిటంటే 1ω c Lω అంటే XL కంటే Xc ఎక్కువ కాబట్టి ఇక్కడ ఇది XL XL కంటే XC ఎక్కువ లేదా XC కన్నా XL తక్కువ అని రాసుంది కాబట్టి సర్క్యూట్ ప్రవర్తన దీని లాగే ఉంటుంది మరియు ఇది బార్ అయి ఉండాలి అది ఫేసర్ కాదు అని కొన్ని చోట్ల రాసుంది కాబట్టి Z అనేది ఫేసర్ పరిమాణం కాదు ఇది సంక్లిష్టమైన పరిమాణం కాబట్టి ఏమైనప్పటికీ VC కంటే VL తక్కువగా ఉన్నప్పుడు ఇది కెపాసిటివ్ సర్క్యూట్ వలె ఉంటుంది దీనిని మీరు కెపాసిటివ్ సర్క్యూట్ అని పిలుస్తారు కాబట్టి మీరు ఈ ఉదాహరణను తీసుకోండి అది v 100 sin 40 t ఇవ్వబడింది అంటే 100 sin ω t అంటేω 40 రేడియన్ సెకను మరియు R 10 Ω మరియు L 0 2 హెన్రీ మరియు కెపాసిటర్ C 0 0014 ఫారడ్ ఇవ్వబడింది కాబట్టి మీరు i vR VL మరియు VC లను కనుగొనాలి అప్పుడు మీరు శక్తి నష్టాన్ని లెక్కించవలసి ఉంటుంది మరియు మీరు ఫేసర్ రేఖాచిత్రాన్ని చిత్రించాలి కాబట్టి ఇది సర్క్యూట్ ఇది మీరు తీసుకోవలసిన తక్షణ ధ్రువణత ఇది v ఇవ్వబడింది మరియు ఇది v 100sin 40 t ఇవ్వబడింది మరియు ఇది R అంతటా ఉన్న వోల్టేజ్ vR ఇది L ఇది L అంతటా ఉన్న వోల్టేజ్ VLమరియు ఇది కెపాసిటర్ C కెపాసిటర్ C అంతటా ఉన్న వోల్టేజ్ VC కాబట్టి మీరు మీ i vR VL VC ఈ పరిమాణాలన్నింటినీ మీరుకనుగొనాలి ధన్యవాదాలు